ఈ NPTEL ఆన్ లైన్ సర్టిఫికేషన్ బయోరియాక్టర్స్ కోర్సు ఉపన్యాసం నెంబరు 3 కు స్వాగతం ఇది 10 గంటల కోర్సుమొదటి రెండు ఉపన్యాసాలలో మనము బయో రియాక్టర్ల గురించి అవి ఏ రకాల వస్తువులను తయారు చేస్తాయి ఉపయోగించే సాధారణ బయో రియాక్టర్లు ఏమిటి ఆపరేషన్ విధానాలు ఏమిటి ప్రధానంగా బ్యాచ్ నిరంతర మరియు సెమి బ్యాచ్ లేదా ఫెడ్ బ్యాచ్ ఆపై మనము దాని గురించి వివరాలను చూడటం ప్రారంభించాము మనము చూసిన మొదటి అంశం క్లీన్ స్లేట్ ఎలా ఉండాలో అని ఎందుకంటే అక్కడ ఉన్నా అన్ని జీవులను చంపుతాము అని మనము చెప్పుకున్నాం మనం ఒక క్లీన్ స్లేట్ ను సృష్టిస్తాం ఆ తర్వాత మనకు ఆసక్తి కలిగించే జీవరాశులను బయోరియాక్టర్లోకి ప్రవేశపెడతాము అది ఒక ఆసక్తి కరమైన వస్తువును ఉత్పత్తి చేస్తుంది క్లీన్ స్లేట్ సాధించడం కొరకు మూడు విధానాలు మూడు ప్రధాన విధానాలు సాధ్యం "టెంపరేచర్డ్ బేస్డ్" లేదా "కెమికల్స్ బేస్డ్" కెమికల్ "వేపర్స్" మరియు మొదలైనవి లేదా రేడియేషన్ ఆధారిత గామా UV మరియు అలాంటివి అప్పుడు మనము "థర్మల్ స్టెరిలైజేషన్"టెంపరేచర్ బేస్డ్ యాస్పెక్ట్ కొంత వివరంగా చూశాము తద్వారా చేసే ప్రక్రియ రూపకల్పన చేయడానికిమనకు తగినంత సమాచారం ఉంది విశ్లేషించడంగురించి మనకు మొత్తం విషయం కూడా అదే ఇది మనకు చాలా "ఇన్సైట్స్" ఇస్తుంది అయితే ఆచరణాత్మక అంశం సరైన ప్రక్రియలను రూపొందించగలగడం ఈ ప్రత్యేక ప్రెసెంటేషన్ ఓపెన్ చేయనివ్వండి "థర్మల్ స్టెరిలైజేషన్" సూక్ష్మక్రిమిరహితం చేయడం అధిక ఉష్ణోగ్రతకు "వేయబుల్ సెల్స్" ప్రతిస్పందన ను మనం చూశాం y యాక్సెస్ పై మనం ఒక లాగ్ స్కేలుపై "వేయబుల్ సెల్ కాన్సన్ట్రేషన్" త x అక్షంపై సమయం వర్సెస్ మరియు ఇది లాగ్ స్కేలుపై ఉన్నప్పుడు దాని సంబంధం "లీనియర్" అలాగే ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ తగ్గుదల తగ్గుదల యొక్క స్లోప్ పెరుగుతుందని మనము చెప్పుకున్నాము ఈ రకమైన ప్రతిస్పందన ను విశ్లేషించడానికి మనము ప్రయత్నిస్తున్నాము ఈ పరిస్థితిని విశ్లేషించవచ్చని మనం చెప్పాం ఒకవేళ "కాన్సెన్ట్రేషన్" లో తగ్గుదల రేటు "వేయబుల్ సెల్స్" కాన్సెన్ట్రేషన్ కు ప్రపోషన్ ఉంటుందని మనం భావించినట్లయితే ఒక రకమైన "ఫస్ట్ ఆర్డర్ రిలేషన్ షిప్"అది దాన్ని ఉపయోగించి మరియు ఈ ఆపరేషన్ ఒక బ్యాచ్ బయోరియాక్టర్లో జరుగుతున్న వాస్తవంమనం దాని కోసం ఒక "బ్యాలెన్స్" వ్రాశాను మరియు వచ్చింది దాన్ని పొందుటకు అక్కడ చూద్దాము ఈ ఈక్వేషన్ dxvdt kdxv దీనిని మీరు పరిష్కరించినట్లయితే మనం x v యొక్క శూన్యం పొందుతాం ఇది x v కు సమానం అవుతుంది అక్కడ దాని సమయాన్ని ఇస్తుంది ln xv0xv kd t "వేయబుల్ సెల్స్ కాన్సెన్ట్రేషన్" కు 2 303 నుంచి 10 x v బేస్ కు 2 303kdxv0xv మీరు గ్రహించినట్లుగా ఇది సహజ లాగ్ బేస్ e మనం దానిని లాగ్ నుంచి బేస్ 10 కు మార్చినప్పుడు మీరు 2 303 "ఫాక్టర్ ను" కలిగి ఉంటారు కాని ఈ "ఈక్వేషన్" ట్రాన్స్పోస్డ్ చేయడం అవసరం ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే మనం కొన్ని పరిస్థితుల్లో వైయబుల్ సెల్ కాన్స్టెంట్ x y నాట్ x y అన్ సర్టెన్ ఆ పరిస్థితి లో k d డెత్ కాన్స్టెంట్ గా వర్ణించవచ్చు లేదా "స్టెరిలైజేషన్" "కాన్స్టెంట్ అయితే మనకు కావలసింది వచ్చింది ఆపై "డెసిమల్ రిడక్షన్ రేట్" అని పిలవబడే దానిని కూడా మనం గమనించాం ఇది ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద ఒక "వేయబుల్ కాన్సెన్ట్రేషన్" లో 10 రెట్లు తగ్గడానికి పట్టే సమయం ఇది చదవండి బయోరియాక్టర్ ఉపయోగించడానికి ముందు "స్టెరిలైజేషన్" చేయాల్సి ఉంటుంది బయోరియాక్టర్ "సొల్యూషన్" ఒకే విధమైన "థర్మల్ రెస్పాన్స్ క్యారెక్టర్స్" కలిగిన "సింగల్ సెల్స్" కలగి ఉంటుంది 70 డిగ్రీ C వద్ద "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" "దాని అసలు విలువలో 20 శాతానికి తగ్గించడానికి 5 నిమిషాలు పడుతుంది A "డెసిమల్ రిడక్షన్" టైంను కనుగొనండి మరియు b అదే పరిస్థితుల్లో దాని అసలు విలువలో 0 1 శాతానికి తగ్గించడానికి ఎంత సమయం పడుతుంది నేను ముందుగా చెప్పుకున్నట్టుగా తరువాతి ఉపన్యాసం ప్రారంభంలో కేటాయించిన సమస్యలను పరిష్కరిస్తాను మొదట ఈ సమస్యను పరిష్కరించడం ద్వారా మనము ఈ ఉపన్యాసం ప్రారంభిద్దాము మొదట సమస్య పరిష్కారం గురించి కొంచెం మాట్లాడతాను సమస్య పరిష్కారం గురించి మొదట కొంచెం మాట్లాడనివ్వండి సమస్య పరిష్కారం ఉన్నత స్థాయి నైపుణ్యం ఎవరైనా బాగా పాడడం లేదా బాగా డ్యాన్స్ చేయడం లేదా బాగా ఆడడం లేదా ఏదైనా గేమ్ ఆడటం లేదా మీరు నైపుణ్యాల గురించి ఆలోచించడం మరియు దానితో మీకు ఒక నిర్ధిష్ట అనుబంధం ఉంటుంది అదేవిధంగా సమస్య పరిష్కారం కూడా ఒక నైపుణ్యం నిజానికి ఇది "కాగ్నిటివ్" డొమైన్లో ఉన్నత స్థాయి నైపుణ్యం సంగీతంలో నాట్యంలో వగైరాలలో సహజంగా ఉండే సామర్థ్యం ఉన్న వాళ్ళు కొందరు సహజంగానే దానిలో ముందుకు వస్తారు మీకు సహజ సామర్థ్యం ఉంటే ఈ ప్రారంభ భాగం లేదా సమస్య పరిష్కారం యొక్క వివరాలు మీకు చాలా అవసరం కాకపోవచ్చు మీరు ఇప్పటికే మంచి స్థాయిలో ఉన్నారు మీరు చేస్తున్న పనులతో మీరు కొనసాగాలని కేటాయించాలని కేటాయించిన పనులను చేస్తారని మరియు మీరు బాగానే చేస్తారని నేను భావిస్తున్నాను అయితే నా అనుభవంలో చాలా మంది వ్యక్తులకు వారి సహజ నైపుణ్యంగా సమస్యను పరిష్కారించ లేరని నేను కనుగొన్నాను ఈ వృత్తికి ఆ నైపుణ్యం అవసరం కాబట్టి మనం ఆ నైపుణ్యాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాక మీకు సహజ నైపుణ్యం లేకపోతే కానీ మీరు ఏదైనా చేయాలని అనుకుంటే అప్పుడు మీరు దాని తీసుకోవాలి దాన్ని మనం అభ్యసన చేయాలి ఒక ప్రయత్నం చేస్తాం అప్పుడు మనం ఒక స్థాయికి చేరుకొని సమస్యను చేయగలగుతారు స్థిరమైన మంచి ప్రయత్నంతో మీరు సమస్యలను పరిష్కరించగలరనే నమ్మకం నాకుంది ఈ కోర్సులో మనం క్లోజ్డ్ ఎండెడ్ సమస్యల గురించి మాత్రమే మనం పరిమితం చేస్తాం క్లోజ్డ్ ఎండ్ సమస్యలు అనేవి సమస్యయొక్క పరిష్కారం కొరకు అవసరమైన ప్రతిదీ కూడా సమస్యా స్టేట్ మెంట్లో ఇవ్వబడ్డాయి లేదా మీ నోట్స్ లోని మెటీరియల్ ద్వారా తెలుసుకోబడతాయి ఇది ఓపెన్ ఎండ్ సమస్యల నుండి భిన్నంగా ఉంటుంది ఇది సమస్యలో పేర్కొన్న లేదా తెలిసిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండకపోవచ్చు మీరు కొన్ని విషయాలను విస్తరించాల్సి ఉంటుంది ఆపై ఇతర వనరులు సాహిత్యం మరియు మొదలైన వాటి నుండి సమాచారాన్ని పొందవచ్చు ఆపై సమస్యను పరిష్కరించండి వాస్తవానికి నా రెగ్యులర్ కోర్సులలో సెమిస్టర్ పొడవు పరిష్కరించడానికి ఓపెన్ ఎండ్ సమస్య సెమిస్టర్ మొత్తం పొడవులో పరిష్కరించాల్సిన సమస్య ఇది విద్యార్థులకు చాలా మంచి అభ్యాస అనుభవం దీన్ని సమర్థవంతంగా చేయడానికి ఈ ఫార్మాట్ మాకు అనుమతించదు కాబట్టి ఈ కోర్సు కోసం కనీసం క్లోజ్డ్ ఎండ్ సమస్య పరిష్కారాన్ని చూద్దాం మీరు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే లేదా ఒక క్రమపద్ధతిలో "ప్రాబ్లం సాల్వింగ్" "స్కిల్ ని" అభివృద్ధి చేయడానికి ఆసక్తి ఉంటే మీరు ఈ పుస్తకాన్ని చూడవచ్చు ఈ "బుక్ టైటిల్" సృజనాత్మక సమస్య పరిష్కారానికి వ్యూహాలు రచయితలు స్కాట్ ఫోగ్లర్ మరియు స్టీవెన్ ఇ లీబ్లాంక్ ఇది మంచి పుస్తకం సమస్య పరిష్కారం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకాన్ని మీరు ఒక్కసారి చూడండి మీరు నిజంగా ఇది రావాలంటే ఇంకా నిరంతర కృషితో నిపుణుడిగా మారతారు దీనిలో మనం క్లోజ్డ్ ఎండ్ సమస్య పరిష్కారం గురించి ఎలా అనే దాని గురించి మనం తెలుసుకుంటాం అడగాల్సిన మొదటి ప్రశ్న ఏది అవసరం సమస్య మనం కనుగొనాలని అనుకుంటున్నది ఏమిటి అది స్పష్ట౦గా ఉన్న తర్వాత దాన్ని వ్రాయ౦డి తరువాత ఆ ప్రశ్నను అడగండి సమస్య ద్వారా సమస్య కి సంబంధించిన మెటీరియల్ లెక్చర్లలో కవర్ అయిన మెటీరియల్ ద్వారా ఏమి ఇస్తారు లేదా తెలిసినది అనే ప్రశ్న అడగండి రెండూ స్పష్టంగా తెలియగానే మేము ప్రశ్న అడుగుతాము మొదటిదాన్ని రెండవ దానితో ఎలా కనెక్ట్ చేయాలి ఈ సమస్యలో ఈ ప్రత్యేకమైన సమస్య యొక్క అవసరాలను ఇచ్చిన లేదా తెలిసిన వారితో ఎలా కనెక్ట్ చేయాలి అలా చేస్తున్నప్పుడు మేము కూడా అడుగుతాము ఈ సమస్యను పరిష్కరించ గలిగేలా మనం ఆధారపడే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయా అని కూడా మేము ప్రశ్నిస్తాం వాస్తవానికి పరిష్కారాన్ని ప్రజంట్ చేసేటప్పుడు నేను మొదటి 3 మాత్రమే ఉపయోగించబోతున్నాను ఏది అవసరం ఏది ఇవ్వబడుతుంది లేదా తెలిసినది మనం అవసరాలను ఇవ్వబడ్డ మరియు తెలిసిన వాటితో ఏవిధంగా కనెక్ట్ చేస్తాం మరియు మూడో భావనలో భాగంగా దీనిని తీసుకుంటాను నేను దీన్ని ఎలా చేయబోతున్నాను ఇప్పుడు ఎదురయ్యే సమస్య ను పరిష్కరించడం గురించి చూద్దాం మనం ఇంతకు ముందే దీని గురించి తెలుసుకున్నాము మనం "డెసిమల్ రిడక్షన్ టైం" ను a పార్టులో కనుగొనాల్సి ఉంటుంది మరియు పార్టు b లో "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" దాని అసలు విలువలో 0 1 శాతానికి కుదించటానికి ఎంత సమయం పడుతుంది కొంత సమాచారం ఇవ్వబడింది "సొల్యూషన్" బయోరియాక్టర్లో ఒకే విధమైన "థర్మల్ రెస్పాన్స్" "క్యారెక్టర్స్" కలిగిన "సింగల్ సెల్స్"ను కలిగి ఉంటుంది అందువల్ల క్లాసులో మనం చూసినట్లుగా క్షమించండి లెక్చర్ లో మనం చూసినట్లుగా కాలంతో పాటు "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" యొక్క లాగ్ యొక్క "లినియర్ డిపెన్డెన్సి" ను మీరు భావించవచ్చు అలాగే 70 డిగ్రీ C వద్ద "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" దాని అసలు విలువలో 20 శాతానికి తగ్గించడానికి 5 నిమిషాలు పడుతుందని కూడా చెబుతోంది ఇది చూసిన తరువాత మనం పరిష్కారం గురించి తెలుసుకుందాం మొదటి ప్రశ్న మనము చెప్పుకున్న విధంగా కావలసింది ఏమిటి అందులో ఒక భాగాన్ని తర్వాత ఇంకొక భాగాన్ని తీసుకుందాం భాగం a"డెసిమల్ రిడక్షన్ టైం" అంటే అది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మేము రెండో ప్రశ్నను అడుగుదాం మనకు తెలిసినది ఏంటి లేదా ఇవ్వబడినది ఏంటి మనకు తెలుసు అది ఒక సెల్ సస్పెన్షన్ అనే దానిపై మనము ఇంతకు ముందు కూడా చర్చించాం అలాగే 70 డిగ్రీల C వద్ద "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" 100 శాతం నుండి 20 శాతం వరకు వెళ్ళడానికి 5 నిమిషాలు లేదా 300 వందల సెకన్లు పడుతుందని మనకు తెలుసు లేదా మరో విధంగా చెప్పాలంటే 5 రెట్లు తగ్గింపుకు 300 సెకండ్లు పడుతుంది మీరు గమనించండి నేను ఈ 5 నిమిషాలను 300 సెకండ్లుగా మార్చిన ఓకే సాధారణంగా ఒక స్థిరమైన యూనిట్ల వ్యవస్థలో పనిచేయడం మంచిది ఏది ఏమైనప్పటికీ మరియు ఈ కోర్సు యొక్క ప్రయోజనాల కొరకు మనం ఎక్కువగా SI యూనిట్లను ఉపయోగిస్తాం మరియు అందువల్లనే నేను 5 నిమిషాల నుంచి 300 వందల సెకండ్ల వరకు కన్వర్ట్ చేశాను ఈ a ప్రియరీని చేయడం మంచిది మరియు తరువాత వాస్తవ పరిష్కారం గురించి లేదా ముందుగా మరియు వాస్తవ పరిష్కారం గురించి వెళ్లడం మంచిది తరువాత మూడో ప్రధాన ప్రశ్న ఇవ్వబడ్డ దానికి ఏది అవసరం అవుతుంది అనే దానిని ఏవిధంగా కనెక్ట్ చేయాలి మీరు దాని గురించి ఆలోచిస్తే మీరు చాలా మంది దీనిని పరిష్కరించి ఉంటారని నేను నమ్ముతున్నాను మీరు దాని గురించి ఆలోచిస్తారు "డెసిమల్ రిడక్షన్ టైం" ను మనం పొందాం దీనిని కొన్ని నిమిషాల క్రితం సమీక్షించాం 2 303 k d 303kd అందువల్ల మనకు k d అవసరం ఒకవేళ మనకు k d ఉన్నట్లయితే మనం Dని కనుగొనవచ్చు ఇది "డెసిమల్ రిడక్షన్ టైం" ఇది a భాగంలో అవసరం అవుతుంది k d ని మీరు ఎలా కనుగొంటారు దీనిని చేయడం కొరకు మనం ఒక్కసారి వెనక్కి వెళ్లి "డెసిమల్ రిడక్షన్ టైం" యొక్క మూలాన్ని చూద్దాం మనము మేము "రివ్యూ ప్రాసెస్" సమయంలో దాని ద్వారా వెళ్ళాము అనుకుంటున్నాను కావున నేను చెప్పేది ఏమిటంటే ఇది x v నాట్ నుంచి x v కు తగ్గించగల "సెల్ కాన్సెన్ట్రేషన్" కు సమయం ఇస్తుంది మనం 2 303 గా ఉండే సమయాన్ని k d ద్వారా పొందాం 10 x v బేస్ కు లాగ్ చేయండి t2 303kdxv0xv x v ద్వారా x v 5 సమయం ఉండటానికి తీసుకున్న సమయంపై మనకు సమాచారం ఉంది xv0xv5 x v0 x v 5 మరో విధంగా చెప్పాలంటే 5 రెట్లు తగ్గింపు 100 శాతం నుంచి 20 శాతానికి తగ్గుతుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యామ్నాయం చేస్తే మరో మాటలో చెప్పాలంటే ఇది 5 అవుతుంది సరియైనది కాబట్టి 5 రెట్లు తగ్గింపు కోసం మాకు 5 నిమిషాలు లేదా 300 సెకన్లు అవసరం కాబట్టి 300 బేస్ 10 కు k d లాగ్ 5 ద్వారా 2 303 కు సమానం 3002 303kd5 కనుక k d మాత్రమే ఇక్కడ "వేరియబుల్స్" మరియు k d మనం దీనిని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే లేదా "ఈక్వేషన్" యొక్క రెండు వైపులను గుణిస్తే మీరు ఇరువైపులా "ఈక్వేషన్" యొక్క రెండు వైపుల కూడా అదే చేయాలని మీకు తెలుసు ఈ వైపును మనం k d తో గుణిస్తే ఈ వైపును కూడా 300 తో భాగిస్తే ఈ వైపును 300 తో భాగిస్తే మనం k d 2 303 ను 300 తో 300 తో 300 log 5 తో పొందుతాం ఇది 5 37 10 పవర్ మైనస్ 3 సెకండ్ ల "ఇన్వర్స్" కి మారుతుంది 37 ×10 3 s 1 ఈ నిర్ధిష్ట సమాధానాన్ని మీరు వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు సమాధానం తెలిసినట్లయితే మంచిది అయితే దయచేసి వెరిఫై చేయండి "సాల్వింగ్ ప్రాసెస్" సమయంలో మాత్రమే నేను ఉద్దేశ్యపూర్వకంగా నా సమాధానాలను వెరిఫై చేయలేదు నేను పరీక్ష ప్రశ్నలకు మరియు ఇంకా ఎన్నో చేశాను అయితే సమస్యల యొక్క పరిష్కారాలను ప్రదర్శించడం కేటాయించబడ్డ ప్రాక్టీస్ సమస్యలు నేను ఉద్దేశ్యపూర్వకంగా నా సమాధానాలను వెరిఫై చేయలేదు ఒకవేళ మీరు దోషాన్ని కనుగొన్నట్లయితే దయచేసి దానిని పాయింట్ చేయండి అది మీకు చక్కటి సాధన అవుతుంది ఇప్పుడు మనకు k d ఉన్నందున మనం "డెసిమల్ రిడక్షన్ టైం" k d ద్వారా 2 303 గా కనుగొనవచ్చు ఇది 5 37 ద్వారా 10 పవర్ మైనస్ 3 లేదా 428 9 సెకండ్లు అవుతుంది ఎందుకంటే ఇది రెండవ సారి "ఇన్వర్స్ లో" ఉంది మనము దీనిని సెకండ్లలో పొందుతాం దీనిని 60 తో భాగిస్తే మనకు 7 2 నిమిషాలు లభిస్తుంది 303kd 2 9 s7 2 min అందువల్ల ఈ పరిస్థితుల్లో "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" 10 రెట్లు తగ్గడానికి 7 2 నిమిషాలు పడుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు పార్ట్ b ని పరిశీలిద్దాము మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతాం అదే పరిస్థితుల్లో "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" దాని అసలు విలువలో 0 1 శాతానికి కుదించటానికి పట్టే సమయం తెలిసినది లేదా ఇవ్వబడుతుంది సింగిల్ సెల్ సస్పెన్షన్ ఇంతకు ముందు 70 డిగ్రీ C వద్ద ఇది 100 శాతం నుంచి 20 శాతం వరకు "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" కు 300 సెకండ్లు పడుతుంది అదేవిధంగా మనం a భాగం k d యొక్క విలువ మరియు "డెసిమల్ రిడక్షన్ టైం" యొక్క విలువను కూడా కనుగొన్నాం ఇది మనకు తెలిసింది మనము ఎలా కనెక్ట్ చేస్తాం ఇవ్వబడినది ఏమిటి తెలిసినది ఏమిటి మనం ఇంతకు ముందు నుంచి పొందిన మరియు చూసిన x v నుంచి "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" తగ్గించే సమయం 2 303 ని k d x v యొక్క 10 యొక్క బేస్ కు లాగ్ చేయండి t2 303kdxv0xv "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" దాని అసలు విలువ లో 0 1 శాతానికి తగ్గినప్పుడు సమస్య b లో మనకు ఆసక్తి కలిగించే పరిస్థితి ఇది x vనాట్ క్షమించండి x v ద్వారా x v నాట్ 0 ఒకవేళ x v ద్వారా x v నాట్ 0 1 అయితే ఇది శాతం మనం దానిని భిన్నాలు గా మార్చినట్లయితే ఇది 0 1 బై 100 అనేది 100 లో ఎప్పుడూ ఉంటుంది అంటే భిన్నం అంటే మనకు భిన్నం అవసరమైనప్పుడు మనం దానిని 100 తో భాగించండి ఇది 0 001 లేదా 10 పవర్ మైనస్ 3 xvxv00 10 00110 3 కాబట్టి x v నాట్ మనం చుట్టూ తిప్పినట్లయితే అది 1 బై 10 పవర్ మైనస్ 3 లేదా 10 పవర్ 3 xv0xv110 3103 అందువల్ల "వేయబుల్ సెల్ కాన్సెన్ట్రేషన్" దాని అసలు విలువలో 0 1 శాతానికి తగ్గడానికి పట్టే సమయం ఇప్పుడు తెలిసిన వివిధ భావనలకు "సబ్స్టిస్ట్యూషన్" అవుతుంది ఈ సమీకరణంలో 2 303 ద్వారా 5 37 ద్వారా 10 పవర్ మైనస్ 3 లాగ్ నుంచి 10 యొక్క 10 యొక్క 10 పవర్ 3 6 సెకన్లు లేదా 21 4 నిమిషాలు t2 6 s21 4 min సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక మార్గం ఈ దశలన్నీ మీకు చూపించాను మీరు ఈ దశలను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను మరియు మీరు దాని వద్ద ఉంటే అది మీకు సహజంగా లేకపోతే మరియు ఇది మీకు సాదారణం కాకపోతే ఇంకా మీరు అక్కడే ఉంటే మీరు క్లోజ్డ్ ఎండ్ సమస్యలను పరిష్కరించగలరని మీరు ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించగలరని అనుకుంటున్నాను మనము ఇప్పుడు దీనితో ఉపన్యాసం 3 పూర్తి చేశాము ఈ ఉపన్యాసాలు వేరియబుల్ సమయాలలో ఉంటాయి ఇవి దాదాపు 10 గంటల వరకు జత చేయబడతాయి ప్రతి ఉపన్యాసం కూడా వేరియబుల్ సమయంగా ఉంటుంది తరువాత ఉపన్యాసం 4 మనం కలుసకుందాం